నమస్కారము చివరి తరగతిలో మనము ట్రాన్స్ఫార్మర్ పొలారిటీ గురించి చర్చిస్తున్నాము ఈ రోజు మనం మన చర్చను కొనసాగిద్దాము కాబట్టి చివరి తరగతిలో మనం చర్చించిన ట్రాన్స్ఫార్మర్ పొలారిటీ చూద్దాం వోల్టేజ్ యొక్క పొలారిటీ మరియు ట్రాన్స్ఫార్మర్ కోసం కరెంట్ డైరక్షన్ ను పొందడం చాలా ముఖ్యం అని మనము చర్చించాము ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ యొక్క ప్రైమరీ మరియు సెకండరీ వైపున ఉన్న వోల్టేజీల పొలారిటీ మరియు కరెంట్ యొక్క డైరక్షన్ I1 I2 అనేవి మళ్ళీ ప్రైమరీ మరియు సెకండరీ కరెంట్స్ కాబట్టి కరెంట్ డైరెక్షన్ యొక్క పొలారిటీ మారినట్లైతే ట్రాన్స్ఫర్మేషన్ రేషియో అంటే n ఒకవేళ n ద్వారా భర్తీ చేయవలసి ఉంటుంది ఇది n లేదా n అవుతుందా అని మనము ఎలా నిర్ణయిస్తాము మనము ఈ 2 సాధారణ నియమాలను అనుసరిస్తాము డాటెడ్ టెర్మినల్స్ వద్ద V1 మరియు V2 పాజిటివ్ గా లేదా నెగటివ్ గా ఉంటే ట్రాన్స్ఫార్మర్ వోల్టేజ్ సమీకరణంలో n ను ఉపయోగించండి లేకపోతే n ఉపయోగించండి I1మరియుI2 రెండూ ప్రవేశించినా లేదా రెండూ డాటెడ్ టెర్మినల్స్ ను వదిలివేసినా ట్రాన్స్ఫార్మర్ ప్రస్తుత ఈక్వెషన్లో n ని ఉపయోగించండి లేకపోతే n ఉపయోగించండి కాబట్టి ఈ 2 నియమాలను ఉపయోగించి 4 సాధ్యమైన కాంబినేషన్స్ ఉన్నాయని మనము గుర్తించవచ్చు కాబట్టి ఇవి 4 కాంబినేషన్స్ అని చివరి తరగతిలో చర్చించాము వోల్టేజ్ పొలారిటీ ఒకేలా ఉన్నప్పుడు V2V1N2N1n ఇక్కడ I2I1N1N2 ఎందుకంటే 1 డాటెడ్ టెర్మినల్ లోపలికి వెళుతుంది ఇంకొకటి డాటెడ్ టెర్మినల్ నుండి బయటకు వస్తోంది రెండవ సందర్భంలో ట్రాన్స్ఫార్మర్ వోల్టేజ్ పొలారిటీ ఒకే విధంగా ఉంటుంది అందుకే V2V1N2N1 కరెంట్ డైరక్షన్ మారుతుంది అందుకే I2I1 N1N2 ఇక్కడ మూడవ చిత్రంలో మీరు వోల్టేజ్ ల యొక్క పొలారిటీ మార్పును చూస్తారు అందుకే V2V1 N2N1 కరెంట్ విలువ I2I1N1N2 అవుతుంది ఎందుకంటే 1 డాటెడ్ టెర్మినల్ లోపలికి వెళుతుంది ఈ చిత్రంలో చూపిన విధంగా మరొకటి డాటెడ్ టెర్మినల్ నుండి బయటకు వస్తుంది ఇప్పుడు 4 వ సందర్భంలో వోల్టేజీ ల మార్పు కోసం పొలారిటీ ను మీరు చూస్తారు కాబట్టి అందుకే ఇది V2V1 N2N1 అవుతుంది కరెంట్ కూడా మారుతుంది ఎందుకంటే ఈ సమయంలో 1 డాటెడ్ టెర్మినల్ లోపలికి వెళుతుంది అది ఈ పాయింట్ వద్ద కూడా డాటెడ్ టెర్మినల్ లోపలికి వెళుతుంది కాబట్టి I2I1 N1N2 కాబట్టి దీనినే మనము చివరి తరగతి లో చర్చించాము ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ వోల్టేజ్ మరియు కరెంట్ ట్రాన్సఫర్మేషన్ ఈక్వెషన్లను ఉపయోగించి ట్రాన్స్ఫార్మర్ యొక్క ఇతర అంశాలను చూద్దాం సెకండరీ సైడ్ వోల్టేజ్ పరంగా ప్రైమరీ సైడ్ వోల్టేజ్ మరియు సెకండరీ కరెంట్ పరంగా ప్రైమరీ కరెంట్ లేదా దీనికి విరుద్ధంగా కూడా మనం చూస్తాము కాబట్టి మనం ఏమి చెప్పగలం మనం చెప్పగలము V1V2nలేదా V2nV1 I1nI2లేదా I2I1n ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ యొక్క ప్రైమరీ వైండింగ్ లో కాంప్లెక్స్ పవర్ ని చూద్దాం కాబట్టి కాంప్లెక్స్ పవర్ అంటే ఏమిటి కాంప్లెక్స్ పవర్ అంటే S1V1I1V2nnI2V2I2S2 కాబట్టి ప్రైమరీ ద్వారా సరఫరా చేయబడిన కాంప్లెక్స్ పవర్ సెకండరీ వైండింగ్కు ఎటువంటి నష్టం లేకుండా పంపిణీ చేయబడుతుందని మీరు చెప్పవచ్చు ఎందుకంటే మనము ట్రాన్స్ఫార్మర్ను లాస్ లెస్ ఎక్విప్మెంట్ గా మరియు ఐడియల్ గా పరిగణించాము కాబట్టి ట్రాన్స్ఫార్మర్ పవర్ ని గ్రహించదు ఇప్పుడు ఇది ఎలాగూ ఊహించినదే ఎందుకంటే ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ విషయంలో మీరు ట్రాన్స్ఫార్మర్ ను లాస్ లెస్ ఎక్విప్మెంట్ గా తీసుకుంటారు ఇప్పుడు ఇన్పుట్ ఇంపెడెన్స్ మీరు ఆ ఇన్పుట్ ఇంపెడెన్స్ ను చూసినట్లయితే మీరు ప్రైమరీ వైపు నుండి కనుక చూస్తే ZinV1I11n2V2I2 ఇప్పుడు మీరు సెకండరీ వైపు లోడ్ ను కనుక కనెక్ట్ చేస్తే అంటే మీరు సెకండరీ వైపు లోడ్ను కనెక్ట్ చేస్తే ZL అని చెప్పండి కాబట్టి ఆ సందర్భంలో ఏమి జరుగుతుంది మీకు V2I2ZL మరియు ఆ సందర్భంలో మీరు చెప్పగలరు Zin1n2ZL2 కాబట్టి ప్రాథమికంగా ఇన్పుట్ ఇంపెడెన్స్ ను రిఫ్లెక్టెడ్ ఇంపెడెన్స్ అని కూడా పిలుస్తారు ఎందుకంటే లోడ్ ఇంపెడెన్స్ రిఫ్లెక్ట్ అవుతుంది లేదా ప్రైమరీ వైపుకు సూచించినట్లు కనిపిస్తుంది కొన్నిసార్లు మీరు లిటరేచర్ లో చూస్తారు లోడ్ ఇంపెడెన్స్ ప్రైమరీ వైపుకు రిఫ్లెక్ట్ అయి ఉంటుంది అని వ్రాయబడుతుంది మరియు ఎక్కడో అది ప్రైమరీ వైపు సూచించే లోడ్ ఇంపెడెన్స్ అని వ్రాయబడిందని మీరు చూస్తారు కాబట్టి రెండూ సరైనవే అలాంటప్పుడు మీరు ఏమి చేస్తారు అది ప్రైమరీ వైపుకు అనుసంధానించ బడినట్లుగా మార్చబడిన లోడ్ ఇంపెడెన్స్ ను తీసుకుంటుంది ఇచ్చిన ఇంపెడెన్స్ను మరొక ఇంపెడెన్స్గా మార్చడమే ఈ ట్రాన్స్ఫార్మర్ యొక్క సామర్ధ్యం ఇది మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ ను నిర్ధారిస్తుంది ఇప్పుడు మనము ఇప్పటివరకు చర్చించిన కాన్సెప్ట్ లను అర్థం చేసుకోవడానికి ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ కు సంబంధించిన కొన్ని ఉదాహరణలు తీసుకుందాం ఇప్పుడు ఒక ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ 2400120 V 9 6 kVA గా రేట్ చేయబడితే సెకండరీ వైపు 50 టర్న్స్ ఉంటే మనం టర్న్స్ రేషియో మరియు ప్రైమరీ వైపు టర్న్స్ సంఖ్యను మరియుప్రైమరీ మరియు సెకండరీ వైండింగ్ కోసం కరెంట్ రేటింగ్ లను లెక్కించాలి ఇప్పుడు V12400VV2120V అంటే మనం స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ గురించి మాట్లాడుతున్నాము కాబట్టి మీరు టర్న్స్ రేషియో ని పొందుతారు nV2V112024000 05 ఇప్పుడు దీని ఆధారంగా మీరు ప్రైమరీ వైపు టర్న్ ల విలువను తెలుసుకోవచ్చు ఇందువలన nN2N1 and N250 అప్పుడు N1500 051000టర్న్స్ ఇప్పుడు kVA రేటింగ్స్ మనకు తెలుసు కాబట్టి ట్రాన్స్ఫార్మర్ యొక్క రేటింగ్ SV1I1V2I29 6kVA కావున I19600V1960024004A కరెంట్ I2 విలువ ఇలా ఇవ్వవచ్చు I29600V2960012080A ఇప్పుడు ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ క్రింద ఉన్న చిత్రంలో చూపిన విధంగా సర్క్యూట్ కలిగి ఉంటే మనం సోర్స్ కరెంట్ I1 మరియు అవుట్పుట్ వోల్టేజ్ V0 మరియు సోర్స్ సరఫరా చేసిన కాంప్లెక్స్ పవర్ ని లెక్కించాలి కాబట్టి ఈ సందర్భంలో 20 ఓం లోడ్ ఇంపెడెన్స్ అని మీరు చూస్తారు కాబట్టి మనం మొదట ఆ లోడ్ ఇంపెడెన్స్ను ప్రైమరీ వైపుకు రిఫ్లెక్ట్ అయ్యే విధంగా మార్చాలి కాబట్టి మనము దీన్ని ఎలా చేస్తాము ZR అనేది మీరు వ్రాయగల రిఫ్లెక్టెడ్ ఇంపెడెన్స్ అనుకుందాం ZR20n22045 ఇప్పుడు మీరు దీన్ని ప్రైమరీ వైపుకు రిఫ్లెక్ట్ చేసినప్పుడు సర్క్యూట్ యొక్క మొత్తం ఇంపెడెన్స్ ఇలా అవుతుంది Zin4 j6ZR9 j610 69 ఇందువలన I1120∠0Zin120∠010

69A I1మరియు I2రెండూ డాటెడ్ టెర్మినల్ స్ ని వదలడం వలన I2 1nI1 5 69A V020I2110 69A కాబట్టి మైనస్ n ఉన్నప్పుడు I2 విషయంలో మనము చూసిన దానికంటే భిన్నమైన యాంగిల్ విలువను మీరు ఈ విధంగా పొందారు ఇప్పుడు ఎంత కాంప్లెక్స్ పవర్ సరఫరా చేయబడుతోంది కాబట్టి మనము లెక్కించిన కరెంట్ I1 సోర్స్ వోల్టేజ్ మనకు తెలుసు కాబట్టి కాంప్లెక్స్ పవర్ ని కనుగొనడం కోసంI1 యొక్క కాంజుగేట్ ఉపయోగ పడుతుంది SVSI1120∠011 691330 69VA ఇప్పుడు మరొక టాపిక్ ను ప్రారంభిద్దాం ఇది 3 ఫేజ్ సర్క్యూట్ కాబట్టి ఇప్పటి వరకు మనము మన కోర్సులో చర్చించినవి ప్రాథమికంగా సింగిల్ ఫేజ్ సర్క్యూట్లకు సంబంధించినవి కాబట్టి సింగిల్ ఫేజ్ విషయంలో విద్యుత్ వ్యవస్థలో ఒక జత వైర్ ల ద్వారా అనుసంధానించబడిన 1 జనరేటర్ ఉంటుంది లేదా మనము దానిని ట్రాన్స్మిషన్ లైన్ అని పిలుస్తాము మరియు ఈ లైన్ లోడ్ కు అనుసంధానించబడి ఉంటుంది కాబట్టి మీరు ఈ నిర్దిష్టమైన ఫిగర్ ను చూసినట్లయితే ఇది సింగిల్ ఫేజ్ ఎసి పవర్ సిస్టమ్ ఇక్కడ మీకు వోల్టేజ్ సోర్స్ జత వైర్ ల సహాయంతో లోడ్ తో అనుసంధానించబడి ఉంటుంది కాబట్టి మనము వాటిని ట్రాన్స్మిషన్ లైన్ గా పిలుస్తాము ఇప్పుడు ఇక్కడ Vp అనేది సోర్స్ వోల్టేజ్ యొక్క RMS మాగ్నిట్యూడ్ మరియు ∅ అనేది ఫేజ్ యాంగిల్ మరియు ZL అనేది లోడ్ ఇంపెడెన్స్ ఇప్పుడు ఒక ఎ సి సోర్స్ చేత ఆపరేట్ చేయబడి ఒకే ఫ్రీక్వెన్సీలో పనిచేసే సర్క్యూట్లు లేదా వ్యవస్థలు ఉన్నాయి కానీ వేర్వేరు ఫేజ్ లు ఉండవచ్చు కాబట్టి మనము వాటిని మనం పాలీ ఫేజ్ సర్క్యూట్ అని పిలుస్తాము కాబట్టి మీరు క్రింద ఉన్న బొమ్మను చూస్తే ఎడమ వైపున 3 ట్రాన్స్మిషన్ లైన్ ల సహాయంతో లోడ్ కు అనుసంధానించబడిన 2 వోల్టేజ్ సోర్స్ లు ఉన్నాయి మరియు లోడ్ ZL1 మరియు ZL2 అనుసంధానించబడి ఉన్నాయి కాబట్టి మీరు ఈ 2 సోర్స్ లను చూస్తే ఒకటి Vp∠0 మరొకటిVp∠ 90 కాబట్టి రెండూ ఒకే ఫ్రీక్వెన్సీ లో పనిచేస్తున్నాయి మరియు వోల్టేజ్ మాగ్నిట్యూడ్ యొక్క RMS విలువ కూడా సమానంగా ఉంటుంది కానీ యాంగిల్ భిన్నంగా ఉంటుంది కాబట్టి ఇది ప్రాథమికంగా మన 2 ఫేజ్ 3 వైర్ వ్యవస్థ ఇక్కడ మనం ఫేజ్ లను లేదా 2 అనే పరిమాణంలో చూస్తాము కాబట్టి 2 వేర్వేరు ఫేజ్ లు ఈ సర్క్యూట్కు అనుసంధానించబడి ఉన్నాయి మరియు కుడి వైపున ఉన్న ఈ చిత్రంలో 4 వైర్ లు ఉన్నాయని మీరు చూస్తారు కాబట్టి మనము వాటిని ABC మరియు n అని చెప్తాము కాబట్టి వీటిని మనం A ఫేజ్ B ఫేజ్ మరియు C ఫేజ్ మరియు తరువాత న్యూట్రల్ వైర్ అని చెప్పగలం ఇప్పుడు ఈ 4 వైర్ లు 3 వోల్టేజ్ సోర్స్ లను 3 లోడ్లకు కలుపుతున్నాయి కాబట్టి లోడ్లు ZL1 ZL2మరియు ZL3 వోల్టేజ్ సోర్స్ లు అన్నీ ఒకే ఫ్రీక్వెన్సీ మరియు అదే RMS వోల్టేజ్ కలిగి ఉంటాయి కాని ఫేజ్ విలువలు భిన్నంగా ఉంటాయి కాబట్టి ఈ సందర్భంలో మీరు ఫేజ్ విలువ ఫేజ్ B లో 0 డిగ్రీ మీరు ఫేజ్ విలువ మైనస్ 120 డిగ్రీ మరియు సి లో మీకు ఫేజ్ విలువ ప్లస్ 120 డిగ్రీగా ఉంటుంది మరియు ఫేజ్ విలువ మైనస్ 240 డిగ్రీ అని మీరు చెప్పగలరు కాబట్టి ప్రాథమికంగా ఇక్కడ మీరు 3 సోర్స్ లు 3 వేర్వేరు ఫేజ్ ల విలువను కలిగి ఉన్నారని చూస్తారు కాబట్టి ఈ ప్రత్యేకమైన సర్క్యూట్ను 3 ఫేజ్ 4 వైర్ సిస్టమ్ అని పిలుస్తారు ఎందుకంటే మనకు 3 ఫేజ్ అవుట్పుట్ ఉంది మరియు లోడ్కు కనెక్ట్ అవ్వడానికి 4 ట్రాన్స్మిషన్ లైన్ లు అవసరం ఈ సందర్భాలలో మీరు కోర్సులు 1 కన్నా ఎక్కువ మరియు వైర్ ల సంఖ్య కూడా 2 కన్నా ఎక్కువ అని చూస్తారు ఇప్పుడు సింగిల్ ఫేజ్ సిస్టమ్కి భిన్నంగా మునుపటి స్లైడ్ యొక్క ఎడమ వైపున మనం చూసిన 2 ఫేజ్ సిస్టమ్ జెనరేటర్ ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది వీటిలో 2 కాయిల్స్ ఒకదానికొకటి లంబంగా ఉంచబడతాయి జనరేటర్ లో కాయిల్స్ అమర్చబడతాయి ఫేజ్ 90 డిగ్రీలు 1 కాయిల్ ద్వారా ఉత్పన్నమయ్యే వోల్టేజ్ మరొకటి 90 డిగ్రీల వరకు వెనుకబడి ఉంటుందని అవి ఒకదానికొకటి లంబంగా ఉంటాయి 3 ఫేజ్ ల వ్యవస్థ విషయంలో అదే విధంగా జనరేటర్ లో 3 కాయిల్స్ ఉంటాయి కాబట్టి ఒకే ఆంప్లిట్యూడ్ మరియు ఫ్రీక్వెన్సీ కలిగిన 3 వేర్వేరు సోర్స్ లు ఉన్నాయని మీరు చెప్పవచ్చు కాని అవి 120 డిగ్రీల అవుట్ ఆఫ్ ఫేజ్ లో ఉంటాయి ఇప్పుడు 3 ఫేజ్ ల వ్యవస్థ చాలా ప్రబలంగా మరియు చాలా ఎకనామికల్ పాలిఫేస్ వ్యవస్థలో ఉన్నందున అందువల్ల మీరు సాధారణ పవర్ సిస్టమ్ నెట్వర్క్లో చూస్తారు ఎక్కువ సమయం 3ఫేజ్ ల వ్యవస్థ ద్వారా పవర్ సరఫరా చేయబడుతోంది మన చర్చలో మనము 3 ఫేజ్ సిస్టమ్ వైపు ఎక్కువ దృష్టి పెడతాము ఇప్పుడు 3 ఫేజ్ వ్యవస్థ చాలా ముఖ్యం ఎందుకంటే మొదట మన ఇళ్ళలో మనం 3 ఫేజ్ పవర్ అవుట్పుట్ నుండి సింగల్ ఫేజ్ తీసుకుని నేరుగా ఉపయోగిస్తాము కానీ మన పారిశ్రామిక సంస్థలలో లభించే విద్యుత్ శక్తి ప్రధానంగా 3 ఫేజ్ ల శక్తి పరిశ్రమల స్థాపనలో పెద్ద లోడ్లు నడపడానికి 3 ఫేజ్ పవర్ సరఫరా ఇవ్వబడిందని మీరు చూస్తారు మరియు ఇవన్నీ 50 డిగ్రీల లేదా 50 హెర్ట్జ్ లేదా 60 హెర్ట్జ్ వద్ద పనిచేస్తాయి ఇప్పుడు 3 ఫేజ్ సిస్టమ్ లో ఇన్స్టంటేనియస్ పవర్ కాంస్టంట్ గా ఉంటుంది అంటే మీరు వోల్టేజ్ కు పవర్ ని ఇచ్చేటప్పుడు లేదా జనరేటర్ నుండి పవర్ ని ఉత్పత్తి చేస్తున్నప్పుడు యావరేజ్ పవర్ అయిన పవర్ p యొక్క విలువ ఎల్లప్పుడూ కాంస్టంట్ గా ఉంటుంది ఈ ప్రత్యేక ఫెనామెనా 3 ఫేజ్ ల వ్యవస్థ నుండి ఉత్పత్తి అయ్యే పవర్ కాంస్టంట్ గా ఉందని మనము ఎలా చెప్పగలమో తరువాత మన కోర్సులో చర్చిస్తాము ఇప్పుడు 3 ఫేజ్ సిస్టమ్ సింగిల్ ఫేజ్ సిస్టమ్ కంటే ఎక్కువ పొదుపుగా ఉంది ఎందుకంటే 3 ఫేజ్ సిస్టమ్కు అవసరమైన మొత్తం వైర్ పరిమాణం 3 సింగిల్ ఫేజ్ సిస్టమ్లకు అవసరమైన వైర్ పరిమాణం కంటే తక్కువగా ఉంటుంది బ్యాలెన్స్ 3 ఫేజ్ వోల్టేజ్ లను ఎలా ఉత్పత్తి చేస్తామో చూద్దాం మీరు జనరేటర్ యొక్క క్రాస్ సెక్షన్ చూస్తే మీరు 3 ఫేజ్ ల పవర్ ని ఎలా ఉత్పత్తి చేస్తారు జనరేటర్ యొక్క స్టేటర్ వైపు 3 సెట్ వైండింగ్లు ఏర్పాటు చేయబడ్డాయి సాధారణంగా మీకు 3 డిగ్రీల కాయిల్స్ ఉంటాయి ఇవి 120 డిగ్రీల దూరంలో ఉంటాయి మరియు జనరేటర్ లో తిరిగే మాగ్నెటిక్ కాయిల్లను కత్తిరించినప్పుడు మీరు ఈ కాయిల్స్లో వోల్టేజ్ ను ప్రేరేపిస్తారు సాధారణంగా ఈ రొటేటింగ్ మాగ్నెట్ లు పర్మనెంట్ మాగ్నెట్ లేదా మీరు జనరేటర్ లో తిరిగే మాగ్నెట్ ను పొందే విధంగా కాయిల్లను అమర్చండి ఈ 3 వైండింగ్లు 120 డిగ్రీల దూరంలో ఉన్నందున మీరు 3 ఫేజ్ పవర్ ను అవుట్పుట్గా పొందుతారు ఇప్పుడు ఈ సెపరేట్ వైండింగ్ లేదా కాయిల్స్ మీరు చిత్రంలోa a' b b' మరియు c c'గా చూస్తారు ప్రాథమికంగా మనము 1 నిర్దిష్ట దశకు 1 సెట్ అమరికను పూర్తి చేసే విధంగా కాయిల్లను అమర్చాము అవి ఫిజికల్ గా స్టేటర్ చుట్టూ 120 డిగ్రీల దూరంలో ఉన్నాయి కాబట్టి మీరు A మరియు B ని చూస్తే యాంగిల్ డిఫరెన్స్ ఫిజికల్ గా 120 డిగ్రీలు అవుతుంది అదేవిధంగా B మరియు C మధ్య మరియు A మరియు C మధ్య కూడా 120 డిగ్రీలు ఉంటాయి కాబట్టి మీ వైండింగ్లు ఇప్పుడు భౌతికంగా 120 డిగ్రీల దూరంలో ఉన్నాయి కాయిల్ యొక్క 1 చివరను సూచించే మొదటి a a' ను తీసుకుందాం కాబట్టి మనం చూడగలిగేది మనం కాయిల్ లోపలికి వెళ్లి ఆపై బయటకు వచ్చి లోపలికి వెళ్ళే విధంగా మేము కనుగొన్నట్లు మనము చూపించాము కాబట్టి మీరు జనరేటర్ నుండి మీకు కావలసిన వోల్టేజ్ అవుట్పుట్ ఆధారంగా దీనిలో అనేక టర్న్ లను తీసుకోవచ్చు ఇప్పుడు రోటర్ తిరిగేటప్పుడు మీరు రోటర్ ను తిప్పినప్పుడు మాగ్నెటిక్ ఫీల్డ్ ఈ కాయిల్స్ నుండి ఫ్లక్స్ ను కట్ చేస్తుంది మరియు వోల్టేజ్ ఈ కాయిల్స్ ను ప్రేరేపిస్తుంది ఇప్పుడు కాయిల్స్ 120 డిగ్రీల దూరంలో ఉంచబడినందున కాయిల్స్లోని ప్రేరేపిత వోల్టేజ్ కూడా పరిమాణంలో సమానంగా ఉంటుంది కాని 120 డిగ్రీల అవుట్ ఆఫ్ ఫేజ్ లో ఉంటుంది కాబట్టి మీరు చూసిన క్షణం మాగ్నెట్ ఒక కాయిల్ ఫేజ్ ను కట్ చేసుకుంటుంది కాబట్టి అది a a' కాయిల్ కాయిల్ A లో వోల్టేజ్ నిర్మించబడుతుందని మనం చూస్తాము అలాగే ఎప్పుడు మీరు ఈ చిత్రంలో చూసినప్పుడు మీరు A నుండి ప్రారంభిస్తే మీరు B కి వెళితే అంటే 120 డిగ్రీల తరువాత వోల్టేజ్ కాయిల్లో మొదలవడం ప్రారంభమవుతుంది అలాగే ఇప్పుడు మీరు చూస్తారు వోల్టేజ్ B కాయిల్లో మొదలవడం ప్రారంభమైంది అదేవిధంగా మరో 120 డిగ్రీల తరువాత వోల్టేజ్ ఇప్పుడు సి కాయిల్లో మొదలవుతుందని మీరు చూస్తారు కాబట్టి ఇప్పుడు ఈ 3 ఫేజ్ లు 120 డిగ్రీల దూరంలో ఉన్నాయి మరియు మీరు ఇండివిడ్యుయల్ కాయిల్లో చూసే అవుట్పుట్ దాదాపు సైనూసోయిడల్ ఇప్పుడు రెండు కాయిల్స్ను సింగిల్ ఫేజ్ జెనరేటర్గా అమర్చవచ్చు కాబట్టి 3 ఫేజ్ జనరేటర్ సింగిల్ ఫేజ్ మరియు 3 ఫేజ్ లోడ్లకు పవర్ ని సరఫరా చేస్తుంది కాబట్టి మీరు ఈ ఫిగర్ ను చూస్తే ఈ 3 కాయిల్స్ ఇండిపెండెంట్ కాయిల్స్ కాబట్టి మీరు వాటిని 3 ఇండిపెండెంట్ సోర్స్ లుగా పరిగణించవచ్చు కాబట్టి మీరు ఏమి చేయగలరో 3 వేర్వేరు వోల్టేజ్ సోర్స్ లు ఉన్నట్లు కనిపించే విధంగా మీరు వాటిని అమర్చవచ్చు కాబట్టి మీరు ఈ బొమ్మను చూసినట్లయితే జనరేటర్ స్టార్ కనెక్షన్ తో అనుసంధానించబడిన విధంగా కనబడుతుంది అలాంటప్పుడు మీరు ఆ ఫేజ్ లు A ఫేజ్ B ఫేజ్ మరియు C ని 3 ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ లు గా పరిగణించవచ్చు మరియు మీరు జనరేటర్ నుండి న్యూట్రల్ వస్తున్నట్లయితే మీరు 3 ఫేజ్ ల అమరిక నుండి 3 సింగిల్ ఫేజ్ లను సృష్టించవచ్చు కాబట్టి న్యూట్రల్ మరియు A 1 ఫేజ్ B ని సృష్టిస్తుంది మరియు N మళ్ళీ మరొక ఫేజ్ ను సృష్టిస్తుంది మరియు C మరియు N ను సృష్టిస్తుంది మరొక ఫేజ్ ను సృష్టిస్తుంది కాబట్టి ఇప్పుడు మీకు 3 ఫేజ్ ల సిస్టమ్ ఉంటుంది ఇది మీకు 3 ఇండిపెండెంట్ సింగిల్ ఫేజ్ సిస్టమ్ లను కూడా ఇస్తుంది మీకు 3 ఫేజ్ మరియు 4 వైర్ సిస్టమ్ లు ఉన్నట్లయితే మీకు ఇది సాధారణంగా కనిపిస్తుంది ఇప్పుడు మీకు 3 ఫేజ్ 3 వైర్ సిస్టమ్ ఉంటే మీరు డెల్టా కనెక్ట్ చేసిన అమరికలా కనిపించే విధంగా సోర్స్ లను ఏర్పాటు చేస్తారు ఇప్పుడు వై కనెక్ట్ చేయబడిన వోల్టేజ్ అయినటువంటి స్టార్ కనెక్ట్ అయినట్లు పరిశీలిద్దాం కాబట్టి ఇక్కడ మనకు Van Vbn మరియు Vcn వంటి ఫేజ్ వోల్టేజీలు ఉంటాయి కాబట్టి ఇవి వరుసగా లైన్ ఎబిసి మరియు న్యూట్రల్ మధ్య ఉన్న వోల్టేజీలు కాబట్టి Van a మరియు n ల మధ్య ఉన్న వోల్టేజ్ తప్ప ఏమీ కాదని మనం చూశాము మరియు Vbn అనేది b మరియు n మధ్య మరియు Vcn అనేది c మరియు n మధ్య ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ వోల్టేజ్ లను ఫేజ్ వోల్టేజ్ అని పిలుస్తారు ఎందుకంటే మీరు వాటిని న్యూట్రల్ కి సంబంధించి తీసుకున్నారు కాబట్టి వోల్టేజ్ సోర్స్ ఒకే ఆంప్లిట్యూడ్ మరియు ఫ్రీక్వెన్సీ లను కలిగి ఉంటే మరియు ఒకదానితో ఒకటి 120 డిగ్రీల ఫేజ్ లో ఉంటే వోల్టేజ్ బాలెన్స్ అయినట్లు చెబుతారు కాబట్టి బాలెన్స్డ్ వోల్టేజ్ అవుట్పుట్ యొక్క మాగ్నిట్యూడ్ ఏమిటంటే వోల్టేజ్ మాగ్నిట్యూడ్లు ఫ్రీక్వెన్సీ ఒకేలా ఉండాలి మరియు అన్నీ ఒకదానికొకటి 120 డిగ్రీల దూరంలో ఉండాలి కాబట్టి మీరు ఈ ఫిగర్ ను చూస్తే మన వోల్టేజీలన్నీ ఒకదానికొకటి 120 డిగ్రీలు కాబట్టి ఇప్పుడు మీరు ఈ అమరికను చూసినప్పుడు మీరు దీనిని చెప్పవచ్చు VanVbnVcn0 VanVbnVcn కాబట్టి మీరు ఏ సమయంలోనైనా వోల్టేజ్ తీసుకుంటే మీరు ఈ సమయంలో చూస్తే కనుక వోల్టేజ్ ల మొత్తం 0 అని మీరు చూస్తారు కాబట్టి మీరు ఏ సమయంలోనైనా విలువను పొందవచ్చు VanVbnVcn0 మరియు ఇది మళ్ళీ బాలెన్స్డ్ సిస్టమ్ ప్రమాణం ఇది ఫేజర్ రూపంలో ఉంది కానీ మాగ్నిట్యూడ్ రూపంలో ఎందుకంటే మనకు అదే ఆంప్లిట్యూడ్ ఉంటుంది VanVbnVcn మనం ఇప్పుడు చెప్పగలము బాలెన్స్డ్ ఫేజ్ వోల్టేజీలు మాగ్నిట్యూడ్లో సమానంగా ఉంటాయి కానీ ఒకదానితో ఒకటి 120 డిగ్రీల ఫేజ్ లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వోల్టేజీలు 120 డిగ్రీల అవుట్ ఆఫ్ ఫేజ్ లో ఉన్నందున ఈ ఫేజ్ ల అమరికకు 2 సాధ్యమైన కాంబినేషన్లు ఉన్నాయి కాబట్టి వాటిలో ఒకటి ఇటువంటి అమరికతో ఈ స్లయిడ్ లో చూపబడింది ఇక్కడ Van Vbn ని 120 డిగ్రీల వరకు మరియు Vbnమళ్ళీVcn మరియు 120 డిగ్రీల ముందుకు ఉంది కాబట్టి మీరు ఏమి వ్రాయగలరు VanVp∠0° VbnVp∠ 120° VcnVp∠ 240°Vp∠120° కాబట్టి ఇక్కడ Vpఅనేది ఫేజ్ వోల్టేజ్ యొక్క ఎఫెక్టివ్ లేదా RMS విలువ ఇప్పుడు ఇక్కడ పవర్ సిస్టమ్ లో సాధారణ సంప్రదాయం ఏమిటంటే RMS విలువలను ఉపయోగించడం కాబట్టి ఈ మాడ్యూల్లో వోల్టేజ్ మరియు కరెంట్ కూడా మనము RMS విలువలలో పరిశీలిస్తామని చర్చలో పేర్కొన్నాము కాబట్టి మనం ఇక్కడకు వచ్చేది మనకు ఎబిసి సీక్వెన్స్ లేదా ఫేజ్ అమరిక యొక్క పాజిటివ్ సీక్వెన్స్ కాబట్టి ఇక్కడ మీరు Va Vb Vcను ఎయిర్ గ్యాప్ ఫ్లక్స్ యొక్క రొటేషన్ దిశలో అమర్చినట్లు చూస్తే అలాగే మీరు ప్రాథమికంగా చూస్తే రోటర్ మరియు స్టేటర్ 1 ఫ్లక్స్ ను సృష్టిస్తాయి ఇది ఈ ఫేజ్ ల భ్రమణానికి కారణమవుతుంది కాబట్టి మీరు చూసేVa Vb Vc అపసవ్య దిశలో ఉండే విధంగా అమర్చబడుతుంది కాబట్టి ఆ విధంగా మీరు Va Vb Vc అమరికను ఫేజ్ ల అమరిక యొక్క abc సీక్వెన్స్ అని పిలుస్తారు లేదా మీరు దానిని ఫేజ్ ల యొక్క పాజిటివ్ సీక్వెన్స్ అమరికగా పిలుస్తారు కాబట్టి ఇక్కడ మనం చూశాము Van Vbn కు దారితీస్తుంది ఈ క్రమంలో Vcn కు దారితీస్తుంది రోటర్ ఉన్నప్పుడు ఉత్పత్తి అవుతుంది ఫిగర్ నుండి చూసినట్లుగా అపసవ్య దిశలో తిరుగుతున్నట్లు మనం చూశాము ఇప్పుడు ఈ ఫేజ్ క్రమాన్ని ఫేజ్ వోల్టేజ్ సమయానికి సంబంధించి వాటి గరిష్ట విలువకు చేరుకునే క్రమంగా కూడా పరిగణించవచ్చు కాబట్టి అమరిక abc లాగా ఉంటే కాబట్టి మొదట A దాని గరిష్ట విలువను చేరుకుంటుందని చూస్తుంది తరువాత B దాని గరిష్ట విలువకు చేరుకుంటుంది మరియు తరువాత ఈ దశ అమరికలో C దాని గరిష్ట విలువను చేరుకుంటుంది ఇప్పుడు మరొక దశ కలయికఫేజ్ కాంబినేషన్ ఉంది ఇక్కడ Van Vcn ను నడిపిస్తుంది ఇది Vbnకి దారితీస్తుంది కాబట్టి ఆ సందర్భంలో మీరు ఏమి వ్రాయగలరు మీరు ఇలా వ్రాయవచ్చు VanVp∠0° VcnVp∠ 120° VbnVp∠ 240°Vp∠120° కాబట్టి ఇక్కడ ఇప్పుడు సీక్వెన్స్ ఎసిబి సీక్వెన్స్ మీరు సాధారణంగా దీనిని నెగటివ్ సీక్వెన్స్ అని పిలుస్తారు కాబట్టి ఈ సందర్భంలో Van Vcnను మరియు Vcn Vbn ను 120 డిగ్రీలకి దారితీస్తుంది ఇప్పుడు రోటర్లో రోటర్ తిరిగేటప్పుడు క్రమం సవ్యదిశలో తిరుగుతున్నప్పుడు సీక్వెన్స్ ఉత్పత్తి అవుతుంది కాబట్టి ఇక్కడ ఇప్పుడు మీరు లెక్కించినట్లయితే VanVbnVcnVp∠0°Vp∠ 120°Vp∠120° Vp1 0 5 j0 866 0 8660 కాబట్టి ఫేజ్ డయాగ్రామ్ లో ఫేజర్ స్థిర బిందువు గుండా వెళ్ళే సీక్వెన్స్ ద్వారా ఫేజ్ సీక్వెన్స్ నిర్ణయించబడుతుంది abc ను పాజిటివ్ సీక్వెన్స్ గా మరియు acb ను నెగటివ్ ఫేజ్ సీక్వెన్స్ గా పరిగణిస్తారు కాబట్టి ఈ సమయంలో ఈరోజు నేటి చర్చను ఈ పాయింట్ వద్ద ముగిస్తున్నాము 3 ఫేజ్ ల నెట్వర్క్కు సంబంధించిన మన చర్చను మన తదుపరి సెషన్లో కొనసాగిస్తాము ధన్యవాదాలు